అందరికీ నమస్కారం నేను ఐఐటీ కాన్పూర్ నుండి జయంత ఛటర్జీ గత 8 వారాలుగా మేము మేనేజింగ్ సర్వీసెస్ మరియు నేటి ప్రపంచంలో సమకాలీన సమస్యలపై చర్చిస్తున్నాము ఇక్కడ అన్ని వ్యాపారాలు సర్వీసు లాజిక్ ద్వారా మరింతగా నడపబడుతున్నాయి ఈ 8 వ వారం చివరి ఉపన్యాసంలో నేను మూడు పనులు చేయడానికి ప్రయత్నిస్తాను అన్నింటిలో మొదటిది ఒక సిస్టమ్గా ఉండే సర్వీసెస్ అనే అంశంపై నేను మీతో ఒక సంపూర్ణ విధానంతో చర్చించబోతున్నాను నేను రెండు రకాల సేవలు లేదా రెండు రకాల సేవా వ్యాపారాలను చూడబోతున్నాను ఒకటి ప్రస్తుత వ్యాపారం అంటే ఇది వ్యాపారం ఇది ఇప్పటికే సేవలో ఉంది మరియు ఒక నిర్దిష్ట మార్కెట్ స్థానాన్ని కలిగి ఉంది నేను ఒక కొత్త సేవా వ్యాపారం గురించి కూడా చర్చించబోతున్నాను మరియు రెండు సందర్భాలలో ఒక సంపూర్ణ విధానాన్ని సేవల వ్యాపారాన్ని నిర్వహించడానికి ఒక సిస్టమ్ విధానం గురించి నేను చర్చించబోతున్నాను LINSYS1 DESKTOPPublicggvlcsnap 2016 02 29 09h44m33s114 png ఇప్పుడు మేము ఇప్పటికే ఉన్న కంపెనీని తీసుకుంటే ఇప్పటికే సేవా వ్యాపారంలో ఉన్న కంపెనీ మరియు వారు ఎక్కడ ఉన్నారు మరియు వారు ఎక్కడికి వెళ్ళవచ్చు అనే వ్యూహాత్మక ఆడిట్ మరియు అంచనా వేస్తున్నారు వారికి అందుబాటులో ఉన్న విభిన్న ఎంపికలు మరియు వాటిని ఎలా అంచనా వేయాలి ఎంపికలు వ్యక్తిగత విభాగాలలో వ్యక్తులకు సంబంధించి ప్రక్రియకు సంబంధించి టెక్నాలజీకి సంబంధించి స్థానానికి సంబంధించి మేము ఈ సమస్యను మళ్లీ మళ్లీ చర్చించాము కానీ ఈ రోజు మనం అన్నింటినీ ఒకచోట చేర్చడానికి ప్రయత్నిస్తున్నాము మరియు నేను కూడా అదే సమయంలో ఈ అంశాలలో ప్రతి ఒక్కటి పాఠ్యపుస్తకంలోని అధ్యాయాలకు ఎలా సంబంధించినదో మీకు కొంత దిశానిర్దేశం చేయాలనుకుంటున్నాను LINSYS1 DESKTOPPublicggvlcsnap 2016 02 29 09h45m26s50 png మీకు గుర్తున్నట్లుగా ఇది మీ టెక్స్ట్ బుక్ పియర్సన్ ప్రచురించిన సర్వీసెస్ మార్కెటింగ్ నేను మరియు నా ఇద్దరు సహ రచయితలు ప్రొఫెసర్ లవ్లాక్ మరియు ప్రొఫెసర్ విర్ట్జ్ రాసిన పుస్తకం ఇది 7 వ ఎడిషన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది అన్నీ సెషన్లకు కాకపోయినా కొన్ని సెషన్లకు కూడా హాజరైన మీ అందరిని పరీక్ష కోసం నమోదు చేసుకోవాలని నేను ప్రోత్సహిస్తాను మీరు ఇప్పుడు కొన్ని ఉపన్యాసాలకు తిరిగి వెళ్లగలిగే ఎంపిక ఉంది మరియు ఈరోజు చర్చ సహాయంతో మీరు పాఠ్యపుస్తకాన్ని ఏ క్రమంలో ఈ పుస్తకాన్ని చదవాలో మీకు తెలుస్తుంది మరియు మీరు కనుగొంటారు పరీక్షను రాయడం చాలా సులభం పరీక్షలో కొన్ని మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు మరియు చిన్న సమాధానాలు డిమాండ్ చేసే కొన్ని ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి మరియు నేను సమీక్షించిన వివిధ సమర్పణల నాణ్యత నుండి నాకు ఖచ్చితంగా తెలుసు ఇది ఫోరమ్లో ఇప్పటికే అందుబాటులో ఉంది మీలో చాలామంది పరీక్షలో చాలా బాగా చేస్తారు కాబట్టి శుభాకాంక్షలు మరియు వ్యూహాత్మక సేవా దృష్టి గురించి సమీక్షించుకుందాం ముఖ్యమైన మార్కెట్ విభాగాల లక్షణాలు ఏమిటి కాబట్టి సెగ్మెంటేషన్ టార్గెటింగ్ మరియు పొజిషనింగ్ లేదా వ్యూహాత్మక విలువ ప్రతిపాదనను సృష్టించడంపై మేము చాలా చర్చలు జరిపాము ఇది ఈ పొజిషనింగ్ సర్వీస్ని చూడటానికి మంచి మార్గం ప్రస్తుత సేవ కోసం ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ప్రసంగించిన మార్కెట్ విభాగాల లక్షణాలు ఏమిటి ఆ మార్కెట్ విభాగాలకు ప్రత్యేక అవసరాలు ఏమిటి నేడు ఆ అవసరాలు ఎలా తీర్చబడుతున్నాయి మరియు వాటిని ఎలా బాగా అందించవచ్చు ఆ మార్కెట్ విభాగాలు ఎలా ఉంటాయి మెరుగైన సేవ చేయవచ్చా ఈ ప్రాథమిక ప్రశ్నలు మీరు 1 వ మరియు 3 వ వారంలో ప్రారంభ భాగంలో ఇప్పటికే జరిపిన చర్చలకు అనుబంధంగా మంచి లోతు పొందడానికి మీరు అధ్యాయం 1 మరియు అధ్యాయం 2 చదవాలి పుస్తకంలో చర్చించబడిన అనేక ఉదాహరణలను చూడండి LINSYS1 DESKTOPPublicggvlcsnap 2016 02 29 09h47m03s80 png సేవా భావన మేము ఈ సేవా భావనతో ప్రారంభించవచ్చు కానీ మీకు తెలిసినట్లుగా కస్టమర్తో ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక కోర్సులో మేము ఎల్లప్పుడూ ప్రచారం చేస్తూనే ఉన్నాము అందుకే మేము ఏ విధమైన వ్యూహాత్మక విలువ ప్రతిపాదనతో మరియు ఏది బాగా చేయవచ్చు అనే దానితో అందించే మరియు అందించే కస్టమర్ సెగ్మెంట్ గురించి వాస్తవానికి మాట్లాడాము దాని నుండి ఉద్భవించే తదుపరి ప్రశ్న అందుచే అందించే సేవా భావన ఏమిటి కాబట్టి సేవ భావన మరియు ప్రత్యేకించి ప్రాప్యత యొక్క ప్రాముఖ్యత సౌలభ్యం కస్టమర్ ఆనందం టచ్ పాయింట్ల వద్ద ఉన్న గొప్పతనం టచ్ పాయింట్లను అర్థం చేసుకోవడం కూడా వైఫల్యం పాయింట్లు అలాగే చాలా ముఖ్యమైన రికవరీ పాయింట్లు కావచ్చు వైఫల్యాలు సంబంధాన్ని పెంపొందించుకునే అవకాశంగా ఎలా మార్చబడతాయి మరియు అదే కారణం ఆ టచ్పాయింట్లు మరియు కస్టమర్లు సర్వీస్ బిజినెస్ ముందు ముఖంతో సతమతమవుతున్న సందర్భాలు ఇప్పుడు ఈ సమస్యలన్నీ దానికి సంబంధించినవి అందించాల్సిన సర్వీస్లోని ముఖ్యమైన అంశాలు ఫలితాల ప్రకారం పేర్కొనబడినవి ఏమిటి ఎందుకంటే మీకు గుర్తుంటే మేము ఒక ఉత్పత్తిని లేదా సేవను కొనడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదని చెప్పడం ద్వారా మేము ప్రారంభించాము కస్టమర్లు ఒక సమస్యను పరిష్కరించడానికి అవసరాన్ని తీర్చడానికి చూస్తున్నారు కాబట్టి ఫలితాల పరంగా ఇది సర్వీస్ అయితే సర్వీస్ ఎలిమెంట్స్ చూస్తారు సేవ యొక్క ఆర్కిటెక్చర్ను అర్థం చేసుకోవడానికి మేము మాట్లాడిన సేవా పువ్వును గుర్తుంచుకోండి కోర్ మరియు రేకులు మరియు కస్టమర్ల ఫలితాలు ఉద్యోగుల సవాళ్లతో సంక్లిష్టంగా ముడిపడి ఉన్నాయని మేము చర్చించాము భావోద్వేగ శ్రమ వంటి ఫ్రంట్ లైన్ సర్వీస్ ఉద్యోగుల యొక్క నిర్దిష్ట సమస్యల గురించి మేము చర్చించాము సేవ యొక్క సరిహద్దు లేకపోవడం లేదా డిమాండ్ల యొక్క బహుళత్వం ప్రతిస్పందనగా అభివృద్ధి చేయబడిన పాత్ర మరియు స్క్రిప్ట్ వంటివి కాబట్టి 2 3 మరియు 4 అధ్యాయాలు కూడా ఈ ప్రశ్నలకు సంబంధించినవి పుస్తకంలోని చర్చలతో పాటు సేవా తర్కంపై మేము ఇక్కడ విస్తృతంగా చర్చించాము ఈ రోజు అన్ని వ్యాపారాలకు ఇది ప్రధాన భావన ఆపై మేము 2 3 మరియు 4 అధ్యాయాల నుండి క్యూలను ఉపయోగించడం గురించి కూడా చర్చించాము అందుచే సేవను రూపొందించడానికి పంపిణీ చేయడానికి మరియు విక్రయించడానికి మెరుగుదల కోసం ఏ ప్రయత్నాలు అవసరమవుతాయి కాబట్టి ఈ రెండు స్లయిడ్లు 1 వ అధ్యాయం నుండి 4 వ అధ్యాయం వరకు మమ్మల్ని తీసుకెళ్తాయి LINSYS1 DESKTOPPublicggvlcsnap 2016 02 29 09h50m33s131 png ఆపై మేము సేవా కార్యకలాపాలపై దృష్టి పెట్టవచ్చు అంటే ప్రక్రియ డెలివరీ పరస్పర చర్యలో ఉన్న వ్యక్తులు సేవా వాతావరణం మరియు ఆ సమస్యలన్నీ మేము క్లుప్తంగా చర్చించాము మరియు ఈ సెషన్ ముగింపులో నేను దాని గురించి చర్చిస్తాను ఆపరేటింగ్ వ్యూహాలను చర్చిస్తున్నప్పుడు నేను కొత్త సేవా అభివృద్ధి గురించి చర్చించాను అయితే నేను ఈ రోజు మళ్లీ దాని గురించి మాట్లాడతాను ఈ సమయంలో మీరు ప్రస్తుత సేవా వ్యాపారాలు ఆపరేటింగ్ సేవా వ్యాపారాలు మాత్రమే చూస్తుంటే ఈ విభాగంలో 5 8 మరియు 9 అధ్యాయాలు కవర్ చేయబడ్డాయి మేము సంస్థ యొక్క సామర్ధ్యం సేవా సామర్థ్యం మరియు మధ్య సినర్జీని చూస్తున్నాము మార్కెట్ అవకాశం దాని నుండి సేవా వ్యాపారం రూపొందించబడింది కార్యకలాపాలు నిర్మాణం మానవ వనరులు నియంత్రణకు సంబంధించి నిర్ణయించబడింది సహజంగానే ఆపరేటింగ్ స్ట్రాటజీలో మేము తులనాత్మక వనరుల కేటాయింపును నిర్ణయించుకోవాలి మరియు ఈ విషయంలో వనరుల కేటాయింపు కోసం ప్రాధాన్యతలను నిర్ణయించే అనేక మార్గాలను మేము చర్చించాము మేము పోటీ పాత్ర గురించి కూడా చర్చించాము మేము పోటీదారు చర్య మరియు ప్రతిచర్య ఆధారిత వ్యూహం గురించి చర్చించలేదు సేవ యొక్క నాణ్యత వ్యయం తగ్గడం ఉత్పాదకత మరియు ఆ సమస్యల ద్వారా మేము మరింత వ్యూహాన్ని తీసుకున్నాము కాబట్టి సేవా వ్యాపారాల నిర్వహణ యొక్క గేమ్ సిద్ధాంతపరమైన దృక్పథం ఇక్కడ మేము మీ సేవా వ్యాపారం ద్వారా ఇవ్వగల పోటీదారుల చర్యలు మరియు వ్యూహాత్మక ప్రతిస్పందనలను చూస్తాము ఈ గేమ్ సిద్ధాంత విధానం లోతుగా చర్చించబడలేదు బహుశా భవిష్యత్తులో అధునాతన కోర్సులో మేము వీటిని మరియు ఇతర డేటా ఆధారిత విశ్లేషణల ఆధారిత సేవా వ్యాపార వ్యూహాలను పరిశీలిస్తాము LINSYS1 DESKTOPPublicggvlcsnap 2016 02 29 09h51m54s171 png ప్రాసెస్ మరియు ప్రాసెస్ వ్యక్తుల పరస్పర చర్య రెండింటి పరంగా మేము సర్వీస్ డెలివరీ సిస్టమ్లో ఎక్కువ సమయం గడిపాము మేము వ్యక్తుల పాత్ర మరియు పరస్పర చర్యకు సంబంధించిన ముఖ్యమైన లక్షణాల గురించి మాత్రమే కాకుండా సాంకేతికత మరియు వ్యక్తులు ప్రాసెస్ మరియు టెక్నాలజీ ఒక నిర్దిష్ట రకమైన ట్రైకాను చర్చించాము ఇవి ఇంటరాక్టివ్గా కొత్త విభిన్న రకాల సేవా మెరుగుదలలను సృష్టించడంతోపాటు పూర్తిగా కొత్త సేవలను సృష్టించడం గురించి కూడా చర్చించాము మునుపటి సెషన్లో మేము ఆ ఉదాహరణలలో కొన్నింటిని చర్చించాము మేము డిమాండ్ వర్సెస్ కెపాసిటీ సమస్యల గురించి మరియు సేవా వ్యాపారంలో ఈ పెద్ద సవాలు గురించి చాలా చర్చించాము అంటే అనిశ్చితమైన లేదా తరచుగా అనూహ్యమైన డిమాండ్ మరియు ఆ వైవిధ్యాన్ని తీర్చడానికి సేవా సామర్థ్యం మరియు ఆపరేషన్ వ్యూహాలు వేరియబుల్ ధర దిగుబడి నిర్వహణపై మా చర్చను గుర్తుచేసుకోండి మరియు సెషన్లలో మరియు చర్చించిన వాటి గురించి మరియు సప్లిమెంటరీ పాయింట్ల గురించి బాగా అర్థం చేసుకోవడానికి 8 మరియు 9 అధ్యాయాలను సమీక్షించాలని నేను సిఫార్సు చేస్తాను కాబట్టి సెషన్ చర్చలను అధ్యాయం 8 మరియు 9 తో కలపండి సేవా ప్రక్రియ యొక్క ఇన్పుట్ ముగింపు మరియు కస్టమర్ని సహకరించడం ద్వారా ఉత్పన్నమయ్యే సంబంధాలు మరియు అడ్వకెసి వంటి ఈ సమస్యలపై మంచి లోతైన అవగాహన పొందండి అవుట్పుట్ ముగింపు సేవా రూపకల్పన మరియు విలువ గొలుసు ప్రారంభంలో అలాగే విలువ గొలుసు ముగింపులో కస్టమర్లను ఎలా సహకరించవచ్చు మరియు ఆ సహ ఎంపికలు వాస్తవానికి లూప్ని ఎలా పూర్తి చేయగలవనే దానిపై మేము నిర్దిష్ట చర్చించాము కాబట్టి ప్రొఫెసర్ ప్రహాలతన్ రామస్వామి ప్రతిపాదించిన నమూనాల ఆధారంగా ఆ చర్చను గుర్తుంచుకోండి LINSYS1 DESKTOPPublicggvlcsnap 2016 02 29 09h52m58s44 png సేవా వ్యాపారంలో తక్కువ ప్రవేశ అడ్డంకులు లేదా హైపర్ కాంపిటీషన్ కారణంగా తక్కువ మారే ఖర్చులకు సంబంధించిన సమస్యల గురించి మేము చాలా చర్చించాము అందువల్ల మేము కస్టమర్ల జీవితకాల విలువ గురించి మరియు వివిధ వ్యయ స్థాయిల కస్టమర్లను అర్థం చేసుకోవడం గురించి చాలా చర్చించాము తద్వారా మేము వివిధ సేవా స్థాయిలను సరిపోల్చవచ్చు కాబట్టి సేవా స్థాయి మరియు కస్టమర్ విలువ సరిపోలిక సేవ యొక్క అసంపూర్ణత మరియు వైవిధ్యత వంటి లక్షణాల కారణంగా ప్రామాణిక సేవకు సంబంధించిన సమస్యల గురించి మేము చర్చించాము కానీ మేము ప్రతిస్పందన వ్యూహాన్ని కూడా చర్చించాము ఇక్కడ మేము ప్రామాణిక మాడ్యూల్లను సృష్టిస్తాము కాబట్టి మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 మాడ్యూల్ 3 మాడ్యూల్ 4 మరియు ఈ ప్రమాణాల మాడ్యూల్లను ఎలా కలపవచ్చు మరియు వివిధ రకాల వైవిధ్యాలకు ప్రతిస్పందించడానికి తిరిగి కలపవచ్చు మేము కొంచెం వివరంగా చర్చించిన వ్యూహాలలో ఒకటి ఈ స్వీయ సేవ లేదా టెక్నాలజీ సహాయక సేవ మెరుగుదల ఈ మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయని సర్వీసు డెలివరీలో వ్యక్తిగత ఎలిమెంట్ లేదా పర్సనల్ ఎలిమెంట్ను తగ్గించడానికి ఈ మాడ్యూల్స్ కలయికను తరచుగా వివిధ రకాల ఆటోమేషన్ ద్వారా చేయవచ్చు అని మేము చర్చించాము అయితే ఆటోమేషన్ చాలా ప్రయోజనకరంగా ఉండే అనేక రకాల సేవలు ఉన్నాయని మేము హైలైట్ చేసాము అయితే ఆటోమేషన్ వాస్తవానికి వ్యతిరేకతను కలిగించే ఇతర రకాల సేవలు కూడా ఉన్నాయి కాబట్టి మొత్తం వ్యయ నాయకత్వంతో పాటు వ్యత్యాసానికి సంబంధించిన సేవా వ్యూహానికి సంబంధించిన ఈ పోటీ వ్యూహాలకు 10 మరియు 11 అధ్యాయాలు సంబంధితంగా ఉంటాయి LINSYS1 DESKTOPPublicggvlcsnap 2016 02 29 09h53m51s59 png భేదం ఆధారిత సేవా వ్యూహంలో స్పష్టంగా చిరస్మరణీయమైన స్పష్టమైన సందర్భాలను సృష్టించడం చాలా ముఖ్యం ప్రామాణిక సేవను అనుకూలీకరించడానికి వివిధ మార్గాలు కాబట్టి డిమాండ్పై ఈ మాస్ కస్టమైజేషన్ గురించి మేము చర్చించాము ఇది వాటికి లేదా ఈ ఫాస్ట్ ఫుడ్ జాయింట్లకు మంచి ఉదాహరణ వాటికి ప్రామాణిక బ్లాక్లు ఎలా ఉన్నాయి మరియు ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా బర్గర్లు లేదా పిజ్జాలు లేదా సెమీ ప్రిపేర్ చేసిన స్థాయిలో సెమీ ప్రిపేర్ చేయబడిన వాటిలో దాదాపుగా లభ్యమవుతాయి మరియు వాటిని మిళితం చేయవచ్చు మరియు చాలా విషయాలు టాపింగ్ లేదా సాస్ లేదా పదార్ధంగా జోడించవచ్చు విభిన్న సేవా ప్రత్యామ్నాయాలను సృష్టిస్తాయి భేదం ఆధారిత వ్యూహాలు సిబ్బంది శిక్షణ యొక్క ప్రాముఖ్యత మరియు విశ్వాసాన్ని సృష్టించడం లేదా విశ్వాసాన్ని ప్రదర్శించడం దృఢత్వం మరియు విశ్వసనీయత యొక్క అవగాహనను సృష్టించడం గురించి మేము చర్చించలేదు కాబట్టి హామీ ఆధారంగా నాణ్యమైన ప్రొజెక్షన్ విశ్వసనీయత యొక్క ప్రొజెక్షన్ బ్రాండ్ ఇమేజ్ సర్వీస్ బ్రాండ్ యొక్క ఈ ప్రత్యేకతను సృష్టిస్తుంది LINSYS1 DESKTOPPublicggvlcsnap 2016 02 29 09h56m04s110 png కాబట్టి మేము ఫోకస్ స్ట్రాటజీ గురించి కూడా చర్చించాము కొనుగోలుదారుల సమూహం లేదా అరవింద్ ఐ కేర్ లేదా ఢిల్లీ మెట్రో లేదా మదర్ డెయిరీ వంటి భౌగోళిక ఆధారిత ఫోకస్ లేదా కొనుగోలుదారు గ్రూప్ ఆధారిత సర్వీస్ ఫోకస్ వంటి సేవల ఆధారంగా ఫోకస్ స్ట్రాటజీ ఎలా చేయాలి జల వాయు సేన కోసం రెసిడెన్షియల్ బ్లాక్స్ మరియు సేవలను సృష్టించే సేవ LINSYS1 DESKTOPPublicggvlcsnap 2016 02 29 09h56m36s169 png వైమానిక దళం మరియు నేవీ వ్యక్తులు మేము IHIP ఉన్నప్పటికీ కస్టమర్ ప్రాధాన్యతలకు దారితీసే వాటి గురించి లేదా ఈ ప్రకృతి సేవ నుండి ఉత్పన్నమయ్యే వాటి గురించి చర్చించాము సేవలకు కస్టమర్ ప్రాధాన్యత ప్రమాణాలుగా ఇవి ఎలా ఉద్భవించాయో మేము చర్చించాము ఈ విషయంలో మేము ధర గురించి మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నాను దయచేసి స్థితిస్థాపకత ధర స్థితిస్థాపకత మరియు ధర స్థితిస్థాపకత భావన గురించి కొంచెం వివరంగా చదవండి మరియు వేరియబుల్ ధర దిగుబడి నిర్వహణ విషయాలను మేము వివరంగా చర్చించాము మరియు పుస్తక అధ్యాయం 12 13 మరియు 14 లో కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీటిలో ప్రతి ఒక్కటి లభ్యత మరియు సౌలభ్యం ఆధారపడటం యొక్క ప్రాముఖ్యత ఇది సర్వీక్యువల్ ఐదు కోణాలకు సంబంధించినది స్పష్టత తాదాత్మ్యం హామీ విశ్వసనీయత మరియు ప్రతిస్పందన స్థాయి కాబట్టి ధర మరియు నాణ్యతను కలిపి చూడాలి వాస్తవానికి నాణ్యత మరియు ఖ్యాతి చాలా అనుసంధానించబడి ఉన్నాయి దీని గురించి కూడా మేము చర్చించాము మరియు మొదలైనవి LINSYS1 DESKTOPPublicggvlcsnap 2016 02 29 11h25m33s48 png కాబట్టి సర్వీస్ క్వాలిఫైయర్లో లేదా సర్వీస్ క్వాలిటీ 12 13 మరియు 14 అధ్యాయాల చర్చలో విశ్వసనీయతలాయల్టీ చక్రం చదవమని కూడా నేను ప్రత్యేకంగా అభ్యర్థిస్తాను విధేయత ప్రదర్శించబడింది మరియు మేము పుస్తకంలో మా సెషన్లో కూడా చూపించాము ఇది పేజీ 354 నుండి 362 వరకు ఉంటుంది అనేక విధాలుగా ఈ ప్రత్యేక రేఖాచిత్రం సేవలు మరియు రకమైన నిర్వహణ కోసం ఉత్తమ పద్ధతులపై ఈ కోర్సు యొక్క కీలక సందేశాలను సంగ్రహిస్తుంది గెలిచే సేవల గురించి ప్రస్తావించారు LINSYS1 DESKTOPPublicggvlcsnap 2016 02 29 09h58m46s204 png నేటి ప్రెజెంటేషన్ ముగింపు భాగం 1991 నుండి ఇది ఆసక్తికరమైన పరిశోధన కానీ దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా చాలా చెల్లుబాటు అవుతుంది ఇది స్లోన్ మేనేజ్మెంట్ రివ్యూ యొక్క 1991 సంచికలో ప్రచురించబడిన చేజ్ మరియు హేస్ పరిశోధన పత్రం ఇక్కడ వారు ఈ నాలుగు దశలను చూశారు కాబట్టి ఇది మీరు సేవా వ్యాపార మెచ్యూరిటీ మోడల్ అని చెప్పవచ్చు కాబట్టి అత్యల్ప స్థాయిలో మరియు దీనిని ఈ 1 2 3 4 గా చూడాలి దీనిని 1 2 3 4 ఆరోహణ ప్రయాణంగా చూడాలి కాబట్టి సర్వీసు వ్యాపారం సేవ కోసం అందుబాటులో ఉన్న అత్యల్ప స్థాయిలో కస్టమర్లు సేవను ప్రోత్సహిస్తారు ఎందుకంటే విద్యార్థి హాలులో క్యాంటీన్ వంటి ప్రత్యామ్నాయం వారికి లేదు ఎందుకంటే అది ఒకే క్యాంటీన్ పరిసరాల్లో అందుబాటులో ఉంది కాబట్టి ఆ సౌలభ్యం కారణంగా అధిక సౌకర్య కారకం కస్టమర్లు ఆ సేవను ప్రోత్సహించవచ్చు ఎందుకంటే వారి సేవ గొప్పది కాదు కాబట్టి ఇక్కడ ఆపరేషన్ తరచుగా చాలా రియాక్టివ్గా కనబడుతుంది మరియు సేవా నాణ్యత ఖర్చుతో ఆధిపత్యం చెలాయిస్తుంది మరియు సేవా నాణ్యత చాలా వేరియబుల్ కావచ్చు ఇక్కడ ఎలాంటి అంచనా ఉండదు తరువాతి స్థాయిని ఛేజ్ మరియు హేస్ ద్వారా జర్నీ మ్యాన్ అని పిలుస్తారు ఇక్కడ కస్టమర్లు ఈ రకమైన సేవా వ్యాపారం వైపు సందిగ్ధంగా ఉంటారు ఇక్కడ ఆపరేషన్ సామాన్యమైనది చాలా స్ఫూర్తిదాయకమైనది ఏదీ లేదు వారు కొంత కస్టమర్ నిరీక్షణను కలుస్తారు మరియు తరువాత ఒకటి లేదా రెండు కోణాలలో మంచిది కావచ్చు నిజంగా ఈ కోర్సులో మేము చర్చించిన ప్రతిదీ ఈ 3 వ మరియు 4 వ స్థాయి వైపు విలక్షణమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఇక్కడ కస్టమర్లు సర్వీస్ కంపెనీని వెతుకుతారు ఎందుకంటే కస్టమర్ రిఫరల్స్ స్వీకరించడం ద్వారా కస్టమర్ సంతృప్తి రికార్డును సృష్టించడానికి వారు ఆ TEARR మూలకాల ద్వారా నిర్మించిన స్థిరమైన కీర్తి తరువాతి స్థాయిలో ఇదే స్థాయి అని మేము కూడా చర్చించాము ఇది ప్రపంచ స్థాయి సర్వీస్ డెలివరీ అని పిలవబడుతుంది మరియు దీనిని మేము కస్టమర్ అడ్వకెసీ స్థాయి అని పిలుస్తాము కాబట్టి ఇది సంబంధ స్థాయి మరియు ఇది కస్టమర్ అడ్వకెసీ స్థాయి అని నేను చెబుతాను కాబట్టి ఈ లావాదేవీల స్థాయిల నుండి ఈ కోర్సు ఎల్లప్పుడూ ఈ స్థాయికి ఎలా ఎదగాలి అనే దాని గురించి మాట్లాడుతుంటుంది ఇక్కడ కార్యకలాపాలు నిరంతరం రాణిస్తుంటాయి ఇది కస్టమర్ మేనేజ్మెంట్ మరియు సిస్టమ్ ద్వారా బలోపేతం అవుతుంది ఇది తీవ్రమైన కస్టమర్ దృష్టికి మద్దతు ఇస్తుంది మరియు అక్కడ నుండి ఇది దాదాపు స్వీయ అభ్యాసం మరియు స్వీయ ఆవిష్కరణకు సంబంధించిన ఆపరేషన్కి వెళుతుంది కాబట్టి ఫ్రంట్ ఎండ్లో ఉన్న వ్యక్తులు వినూత్న నిర్మాణానికి స్వేచ్ఛ ప్రోత్సాహాన్ని అందిస్తారు వారు ఆ టచ్ పాయింట్లలో అధిక సంతృప్తినిచ్చే కొత్త క్షణాలను సృష్టిస్తారు కాబట్టి సత్యం యొక్క క్షణాలు అవి శ్రేష్ఠమైన క్షణాలుగా మారతాయి కాబట్టి దీనిలో స్పష్టంగా మేము కస్టమర్ నిరీక్షణ కంటే మెరుగైన వినియోగం తర్వాత అవగాహన పొందడానికి ప్రయత్నిస్తున్నాము ఇక్కడే మేము కస్టమర్ ఆనందాన్ని ఉత్పత్తి చేస్తాము మరియు నిరంతరం మెరుగుపరుస్తాము png అదే విధంగా ఇవన్నీ ముందు చూపుకి సంబంధించినవి కావచ్చు లేదా మీరు కస్టమర్ ఫేసింగ్ సైడ్ అని చెప్పవచ్చు కానీ సేవా వ్యాపారంలో మేం చర్చించినట్లుగా సర్వక్షన్ మోడల్ చాలా ముఖ్యమైనది ముందు దశలో అతుకులు కనెక్టివిటీ మరియు అదే స్థాయి శ్రేష్ఠత తప్పనిసరిగా బ్యాక్ స్టేజ్లో అదే స్థాయి ఎక్సలెన్స్తో పూర్తి చేయాలి కాబట్టి బ్యాక్ ఆఫీస్ ఫ్రంట్ ఆఫీస్ వలె విలువైనదిగా మారుతుంది ఇది ఒక సమగ్ర పాత్ర పోషిస్తుంది తరచుగా కార్యకలాపాలు నిజానికి ఫ్రంట్ లెవల్లో రాణిస్తాయి మీకు గుర్తుంటే సేవా వ్యాపారంలో తరచుగా కార్యాచరణ శ్రేష్ఠత ఉత్తమ మార్కెటింగ్ అని మేము చర్చించాము కాబట్టి సమర్థవంతమైన వనరులకు వెళ్లే ప్రతికూల పరిమితికి శ్రామికశక్తి అయినా వారు వినూత్న సృష్టి ఫౌంటెన్హెడ్గా మారతారు 3 వ మరియు 4 వ స్థాయిలలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడంలో మీరు సాంకేతికతకు రియాక్టివ్ విధానం కాకుండా చురుకైన విధానాన్ని చూస్తారు కాబట్టి ఈ సంస్థల పోటీ ఒత్తిడిపై సాంకేతికత ఒత్తిడి చేయబడదు కానీ అవి పోటీ యొక్క సాంకేతిక సహాయాన్ని స్వీకరించడం ద్వారా కొత్త సేవా స్థాయిలను సృష్టిస్తాయి కాబట్టి మంచి బ్యాంకులలో మంచి ఆహారం మరియు పానీయాల దుకాణాలలో మీరు మంచి ఆరోగ్య సంరక్షణ సేవలలో అలాగే చూడవచ్చు కాబట్టి ముందు టచ్పాయింట్ నుండి టాప్ మేనేజ్మెంట్ స్థాయి వరకు ఈ ప్రయాణం కేవలం ప్రపంచ స్థాయి సర్వీసుకి అందుబాటులో ఉండడం నుండి విశ్వసనీయత మరియు సంబంధాలను పెంపొందించే ప్రక్రియ ద్వారా కస్టమర్ అడ్వొకెసీ స్థాయికి పెరగడం మనం చూస్తాము ఇప్పుడు నేను మీతో చర్చించడానికి 5 అదనపు నిమిషాలు తీసుకుంటాను మేము ఈ పాయింట్ల గురించి ప్రత్యేకంగా చర్చించాము కానీ కొత్త అద్భుతమైన సర్వీస్ బిజినెస్ని సృష్టించడానికి నేను ఐదు దశల ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తాను LINSYS1 DESKTOPPublicggvlcsnap 2016 02 29 10h01m38s122 png కాబట్టి మొదట మీరు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న నొప్పి ఏమిటి మీరు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న కస్టమర్ నొప్పి ఏమిటి మీరు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న సమస్య ఏమిటి అని ప్రారంభించండి కాబట్టి కస్టమర్ కస్టమర్ వాయిస్ కస్టమర్ అధ్యయనం కస్టమర్ పట్ల సానుభూతితో ప్రారంభించండి కాబట్టి తాదాత్మ్యఏమ్పతీ పటాన్ని సృష్టించి సేవను సృష్టించే బదులు కస్టమర్ వైపు చూసి కస్టమర్ కోణం నుండి చూడండి కస్టమర్ కోణం నుండి చూడండి ఏమి అవసరం ఏ విధమైన సేవ అవసరమో చూడండి కాబట్టి ఈ ఎండ్ నుండి ప్రారంభించండి ఎంపతీ ని మ్యాప్ చేయండి కస్టమర్ యొక్క బాధ మరియు మీరు ఎలాంటి రిజల్యూషన్ అందించగలరు మరియు ఈ డిజైన్ ప్రశ్నను ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఈ కొత్త సర్వీస్ని డిజైన్ చేయడం ద్వారా మీరు ప్రయత్నిస్తున్న ప్రభావాన్ని మీరు ఊహించడానికి కూడా ప్రయత్నించవచ్చు ఈ దశలో మీరు కొన్ని పరిష్కారాలను కలిగి ఉండవచ్చు కానీ పరిష్కారాలు మరియు సంబంధిత సందర్భాలను వ్రాయడానికి ప్రయత్నించండి కాబట్టి పరిష్కార స్థలం ఇక్కడ 1 2 3 ప్రత్యామ్నాయాలు ఉండవచ్చు మరియు సందర్భ స్పేస్తో సరిపోలుతాయి మీరు దీన్ని చేసినప్పుడు మీరు మీ అసలు ప్రశ్నను మళ్లీ సందర్శించాల్సి రావచ్చు LINSYS1 DESKTOPPublicggvlcsnap 2016 02 29 10h02m31s137 png కస్టమర్పై సానుభూతి మరియు కస్టమర్ సమస్యపై సానుభూతితో ప్రారంభమయ్యే ఈ అభ్యాసము నుండి సాధ్యమయ్యే పరిష్కారాలను సాధ్యమయ్యే ప్రతి పరిష్కారానికి సందర్భాన్ని విజువలైజ్ చేయడం ఆపై నిజంగానే ఏవైనా అనే దాని ఆధారంగా చాలా మూడు అంతర్దృష్టులను ఎంచుకోండి కాబట్టి మేము ముందుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము కస్టమర్ సమస్య ఏమిటి కస్టమర్ నొప్పి ఏమిటి LINSYS1 DESKTOPPublicggvlcsnap 2016 02 29 10h04m36s71 png ఆపై ఇక్కడ మనం అడిగితే వీటి నుండి మనం ఏవైనా మూడు థీమ్స్ సర్వీస్ సర్వీస్ బిజినెస్ డిజైన్ థీమ్స్ సర్వీస్ థీమ్ యొక్క మూడు థీమ్లను అభివృద్ధి చేయవచ్చు LINSYS1 DESKTOPPublicggvlcsnap 2016 02 29 10h05m31s154 png ఆపై మేము మొదట కస్టమర్ యొక్క వ్యక్తిత్వాన్ని సృష్టించడం ద్వారా దాన్ని కలిసి ఉంచవచ్చు మేము లక్ష్యంగా ప్రయత్నిస్తున్నాము కాబట్టి ఈ దశలో ఉన్న ఖాతాదారుల సంఖ్యను వయస్సుల వారీగా శాతాలుగా భావించకండి సంఖ్యల పరంగా కాకుండా చిత్ర రూపం ఇవ్వండి స్కెచ్ గీయండి ఆ కస్టమర్ స్కెచ్ గీయండి ఈ యువకుడి అవసరం ఏమిటో అర్థం చేసుకోండి మరియు వ్యక్తి గురించి కొంత వివరణ కలిగి ఉండండి నిరాశ మరియు సేవ కోసం మీ ప్రేరణను అర్థం చేసుకోండి ఇది చాలా మంది డిజైన్ గురువులచే సూచించబడిన ఒక ఆసక్తికరమైన మార్గం ఆ ఆలోచనా విధానం యొక్క అప్లికేషన్ మనం ఒక చిన్న బ్లర్బ్ ని వ్రాద్దాం మీకు 5 లేదా పదాల 5 పదాలలో ఒకటి తెలుసు ఇది ఈ కస్టమర్ వ్యక్తికి విలక్షణమైనది అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు LINSYS1 DESKTOPPublicggvlcsnap 2016 02 29 10h06m09s18 png ఇది వాస్తవానికి మీ లక్ష్య కస్టమర్కు పూర్తి వీక్షణను అందిస్తుంది కాబట్టి మీరు కొత్త సర్వీస్ బిజినెస్ యొక్క మూడు ప్రత్యామ్నాయ థీమ్లను సృష్టించారు మీరు మీ లక్ష్య కస్టమర్కు ఒక ఆకారం మరియు వ్యక్తిత్వాన్ని ఇచ్చారు ఇప్పుడు మీరు చెప్పగలరు ఇది కస్టమర్ మరియు ఈ కస్టమర్ కోసం నాకు ఈ విలువైన విలువ ప్రతిపాదన ఉంది LINSYS1 DESKTOPPublicggvlcsnap 2016 02 29 10h06m44s111 png ఆపై మీరు మరికొన్ని ఇంటర్వ్యూలు చేయవచ్చు LINSYS1 DESKTOPPublicggvlcsnap 2016 02 29 10h07m20s218 png ఆపై ఒక స్టోరీబోర్డును అభివృద్ధి చేయండి ఈరోజు ఏమి ఉంది మరియు ఏమైతే మరియు కొత్త సేవా ప్రతిపాదన లేదా కొత్త సేవా రూపకల్పనకు దారితీస్తుంది కాబట్టి ఇది సేవా వ్యాపార నిర్వహణకు కొద్దిగా 5 నిమిషాల యాడ్ ఆన్ మరియు బహుశా డిజైన్ ఆలోచన యొక్క ఈ మొత్తం విధానం మరియు ఇది కొత్త ఉత్పత్తులు కొత్త సేవలు కొత్త వ్యాపార అభివృద్ధి కొత్త వెంచర్ సృష్టి మరొక అప్లికేషన్ అవుతుంది అక్కడ మనం మళ్లీ కలుస్తాము ఈ కోర్సును నేను ఎంతగా ఆస్వాదించానో మీరు కూడా ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను మరియు మీలో చాలామంది పరీక్ష కోసం నమోదు చేసుకున్నారని ఆశిస్తున్నాను